హలో మరియు సెక్యూర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ కోర్సులో ఈ ఉపన్యాసానికి స్వాగతం కాబట్టి మునుపటి వీడియో ఉపన్యాసాలలో మనము మెల్ట్డౌన్ పై అటాక్ గురించి చూశాము మనము స్పెక్టర్ను చూశాము ఈ వీడియో లో వేరియంట్ 2 అని పిలువబడు స్పెక్టర్ యొక్క మరొక వేరియంట్ ఉంది మనము ఈ స్పెక్టెర్ యొక్క రెండవ వేరియంట్ ను మళ్ళీ చూస్తాము ఈ వేరియంట్ కూడా ఆధునిక ప్రాసెసర్ల లో ఉన్న స్పెక్యులేటివ్ ఎగ్జిక్యూషన్ పై ఆధారపడి ఉంటుంది మరియు ఇది రహస్య ప్రాసెస్ ను మరొక ప్రాసెస్ నుండి క్లీన్ చేయడానికి మరియు ఈ స్పెక్యులేటివ్ అమలు ను దోపిడీ చేస్తుంది కాబట్టి వేరియంట్ 2 లో సెటప్ మనకు విక్టిమ్ అడ్రస్ స్థలం ఉంది కాబట్టి ఇది విక్టిమ్ నుండి ప్రాసెస్ అడ్రస్ స్థలంలో ఉంది మరియు మనం ఊహిస్తున్నది ఏమిటంటే ఇందులో కొన్ని భాగాలు ఉన్నాయి ప్రాసెస్ స్థలం కొన్ని రహస్య డేటాను కలిగి ఉంది కాబట్టి అటాక్ చేసేవారు ఏమి చేయాలనుకుంటున్నారు అంటే అటాక్ చేసేవారు స్పెక్టర్ అటాక్ని ఉపయోగించి ఈ రహస్య డేటాను పొందాలనుకుంటున్నారు కాబట్టి చేసిన మొదటి విషయం ఏమిటంటే అటాక్ చేసిన వ్యక్తి కోర్టులో 2 ప్రాంతాలను గుర్తిస్తాడు కాబట్టి 1 ఇక్కడ చూపిన విధంగా రిజిస్టర్ విలువ ఆధారంగా ఇన్ డైరెక్ట్ జంప్ ఉంది మరియు ఈ జంప్ కొంత నిర్దిష్టంగా ఉంటుంది యూజర్ల విక్టిమ్ యూజర్ అడ్రస్ స్థలంలో ఉన్న స్పెక్టర్ గాడ్జెట్ కాబట్టి ఈ గాడ్జెట్ కొన్ని సూచనలను కలిగి ఉంటుంది అది తప్పనిసరిగా రహస్య సమాచారం యొక్క విషయాలను రిజిస్టర్లోకి లోడ్ చేస్తుంది కాబట్టి మనము చూసేది ఏమిటంటే ఈ ఇన్ డైరెక్టు జంప్ను ఉపయోగించిన తర్వాత ఈ గాడ్జెట్లో నిష్క్రమణ వంటి సూచనలు ఉన్నాయి మరియు ఒక రిజిస్టర్లో లోడ్ సూచనల తరువాత రహస్య డేటాను కలిగి ఉన్నాయి కాబట్టి వేరియంట్ 2 యొక్క స్పెక్టర్ను మౌంట్ చేయడానికి అటాక్ చేసేవాడు ఏమి చేస్తాడంటే అతను తన స్వంత అటాక్ ప్రోగ్రామ్ను యూజర్ స్థలంతో ఈ క్రింది విధంగా సృష్టిస్తాడు కాబట్టి అటాక్ చేసేవాడు మొదట ఇక్కడ ఒక సూచనను సృష్టిస్తాడు ఇది ఇన్ డైరెక్ట్ బ్రాంచ్ కలిగి ఉంటుంది కాబట్టి ఈ అడ్రస్ లేదా ఈ నిర్దిష్ట ప్రదేశం యొక్క అడ్రస్ విక్టిమ్ అడ్రస్ స్థలంలో ఉన్న ఇన్ డైరెక్ట్ బ్రాంచ్ కు సరిగ్గా సమానంగా ఉంటుందని గమనించండి కాబట్టి అటాక్ చేసేవారికి కొంత గాడ్జెట్ యొక్క అడ్రస్ తెలుసు మరియు అతని స్వంత అడ్రస్ స్థలంలో దీనిని భర్తీ చేసి ఇప్పుడు తిరిగి వచ్చే రీజియన్ కాబట్టి ఇప్పుడు అతను ఏమి చేస్తున్నాడంటే ఈ విక్టిమ్ ప్రాసెస్ ను ఎగ్జిక్యూషన్ చేస్తున్న అదే ప్రాసెసర్లో అటాక్ చేసేవాడు ఈ అటాక్ కార్యక్రమాన్ని ఎగ్జిక్యూషన్ చేస్తాడు కాబట్టి ఇక్కడ ఏమి జరుగుతుందో పదేపదే అటాక్ చేసే వారు ఈ ఇన్ డైరెక్ట్ బ్రాంచ్ లను రీజియన్ ఆఫ్ మెమరీ కి జంప్ చేస్తారు మరియు అతను దీన్ని ఒక లూప్లో చేస్తూనే ఉంటాడు అంతర్గతం గా అటాక్ చేసే వారు ట్రైన్ చేస్తున్నారు ఈ ఇన్ డైరెక్ట్ బ్రాంచ్ ను అనుసరించే తదుపరి సూచన రిటర్న్ ఇన్స్ట్రక్షన్ అనే బ్రాంచ్ ప్రిడిక్టర్ కాబట్టి మనం ఇంతకు ముందు చూసినట్లుగా దాని అభ్యాస mechanisms ఆధారంగా బ్రాంచ్ ప్రిడిక్టర్ అప్పుడు ఈ రీజియన్ నుండి డేటా ను automatically పొందడము ప్రారంభించగలుగుతారు మరియు ఈ రీజియన్ లో ఉన్న సూచనలను స్పెకులేటివ్లీ ఎగ్జిక్యూషన్ చేయగలరు ఈ ప్రాసెసర్లోని దుర్బలత్వం ఏమిటంటే బ్రాంచ్ ప్రిడిక్టర్ ఒక అడ్రస్ స్థలంలో వర్చువల్ అడ్రస్ ను మాత్రమే చూస్తుంది మరియు ఒక ప్రాసెస్ యొక్క వర్చువల్ అడ్రస్ ను మరి ఒక ప్రాసెస్ కు వేరు చేయలేకపోతుంది మరియు విక్టిమ్ ఈ బ్రాంచ్ లో ఉన్నప్పుడు బ్రాంచ్ ప్రిడిక్టర్ దాని బ్రాంచ్ టార్గెట్ బఫర్ను చూస్తాడు మరియు ఎగ్జిక్యూషన్ చేయవలసిన తదుపరి అడ్రస్ ఈ అడ్రస్ కు అనుగుణంగా ఉంటుందని మరియు ఇది స్పెకులేటివ్లీ దీన్ని ఎగ్జిక్యూషన్ చేయడం ప్రారంభిస్తుంది కాబట్టి విక్టిమ్ అడ్రస్ స్థలంలో ఉన్న ఈ గాడ్జెట్ వాస్తవానికి యాడ్ ఎగ్జిట్ లేదా లోడ్ ఆపరేషన్ వంటి కొన్ని ఆపరేషన్లను కలిగి ఉందని గుర్తుంచుకోండి ఇది విక్టిమ్ అడ్రస్ స్థలం నుండి రహస్య డేటా ను రిజిస్టర్లో స్పెకులేటివ్లీ లోడ్ చేస్తుంది ఈ ప్రాసెస్ లో మనము మునుపటి వీడియోలలో చూసినట్లుగా రహస్య డేటా యొక్క విషయాలు కాష్లో ఉంటాయి కాష్ స్థితిని సవరించుకుంటాయి మరియు అందువల్ల కాష్ హిట్ మరియు కాష్ మిస్ కోసం అవసరమైన సమయం వంటి పద్ధతులను ఉపయోగించవచ్చు మరియు అందువల్ల పద్ధతు లు కాష్ హిట్ మరియు కాష్ మిస్ కోసం అవసరమైన సమయం వంటి రహస్య డేటా ఏమిటో మనం ఇక్కడ చూసినట్లుగా గుర్తించగలము ఈ వేరియంట్ 2 లో పూర్తిగా వేరు చేయబడిన ప్రాసెస్ ను ఉపయోగించి అటాక్ చేసేవాడు తనలో ప్రత్యేకమైన ఇన్ డైరెక్ట్ బ్రాంచ్ ను రూపొందించగలడు సొంత అడ్రస్ స్థలం మరియు ప్రాసెసర్లోని బ్రాంచ్ ప్రిడిక్టర్ను క్లీన్ చేయడానికి ఇప్పుడు స్పెకులేటివ్లీ ఎగ్జిక్యూషన్ చేయండి కాబట్టి ఈ స్పెక్యులేషన్ లు రహస్య డేటా ను రిజిస్టర్ A లో లోడ్ చేయమని ఫోర్స్ చేస్తాయి తరువాత విక్టిమ్ ల అడ్రస్ స్థలం గురించి సమాచారాన్ని తిరిగి పొందటానికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి గత సంవత్సరంలో మెల్ట్డౌన్ ఇన్స్పెక్టర్ల కోసం చాలా విభిన్నమైన ప్రతిరూపాలు అభివృద్ధి చేయబడ్డాయి వాస్తవానికి మెల్ట్డౌన్ను నివారించడానికి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆపరేటింగ్ సిస్టమ్ అడ్రస్ స్పేస్ ని పునర్నిర్మించడంపై ఆధారపడింది 2018 కి ముందు సాధారణ అభ్యాసం యూజర్ మరియు కెర్నల్ స్పేస్ ఈ విధంగా ప్రత్యేకంగా అమర్చబడింది కాబట్టి ఇది ఒక ప్రాసెస్ కోసం వర్చువల్ అడ్రస్ స్పేస్ రెండు ప్రాంతాలుగా విభజించబడింది ఒకటి ఒక నిర్దిష్ట మెమరీ స్పేస్ వరకు యూజర్ స్పేస్ మరియు ఆ మెమరీ కి మించిన స్థానం కెర్నల్ స్పేస్ కాబట్టి ఉదాహరణకు 32 bit లైనక్స్ వ్యవస్థలో ఈ సరిహద్దు స్థానం zero XC వద్ద ఉంది తరువాత ఈ స్థానం క్రింద ఏడు సున్నాలు యూజర్ యూజర్ స్పేస్ మరియు ఈ స్థానానికి పైన కెర్నల్ స్పేస్ ఉంది ఇప్పుడు మెల్ట్డౌన్ అటాక్ పనిచేస్తుంది ఎందుకంటే యూజర్ స్పేస్ ప్రోగ్రామ్ కెర్నల్ స్థలం యొక్క విషయాలను చదవగలిగేలా ప్రాసెసర్లోని ప్రవర్తన యొక్క దోపిడీ స్పెక్యులేటివ్ ను చేయగలదు దీని కోసం కౌంటర్మెజర్స్ పనిచేసేవి KPTI లేదా కెర్నల్ పేజ్ టేబుల్ ఐసోలేషన్ అని పిలువబడతాయి వాస్తవానికి అక్కడ రెండు సెట్ల పేజీ పట్టికలు activate చేయబడిన వాటిలో ఒకటి యూజర్ మోడ్లో మరొకటి కెర్నల్ మోడ్లో ఉంది కాబట్టి కెర్నల్ కోడ్కు మ్యాప్ చేసే మొత్తం పేజీ పట్టికలు కెర్నల్ స్థలానికి ఒక చిన్న స్టబ్ మాత్రమే ఉండవు కాబట్టి యూజర్ స్పేస్ ప్రోగ్రామ్ సిస్టమ్ కాల్ని ప్రారంభించినప్పుడల్లా అది మొదట ఈ కెర్నల్ స్పేస్లో చిక్కుకుంటుంది అది మరింత కెర్నల్ మోడ్కు మారుతుంది మరియు మొత్తం కెర్నల్ స్పేస్ ని ఈ ప్రాంతానికి మ్యాప్ చేస్తుంది అదేవిధంగా సిస్టమ్ కాల్ నుండి తిరిగి వచ్చినప్పుడు ఈ యూజర్ మోడ్లోకి వర్చువల్ స్పేస్ తిరిగి వెళుతుంది ఇప్పుడు మెల్ట్డౌన్ రకం అటాక్ వాస్తవానికి ఉపయోగించబడితే అది యూజర్ స్పేస్ నుండి చేయవలసి ఉంటుంది మరియు అందువల్ల కెర్నల్ స్పేస్ మెమరీని వాస్తవంగా చదవలేరు ఎందుకంటే కెర్నల్ స్పేస్ మెమరీ ఈ ప్రత్యేక మోడ్లో మ్యాప్ చేయబడలేదు స్పెక్టర్ ఫస్ట్ వేరియంట్ కోసం సూచించిన ఇతర పద్ధతులు కంపైలర్ పాచెస్ ఇది speculation ను నిరోధించడానికి LFENCE ఇన్స్ట్రక్షన్ వంటి అడ్డంకులను ఉపయోగిస్తుంది కాబట్టి LFENCE బోధనకు X86 ప్రాసెసర్లు మద్దతు ఇస్తాయి ఇది సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ ను ఫోర్స్ చేస్తుంది కాబట్టి LFENCE సూచన ఆ సూచనలకు మించిన speculation ను నిరోధిస్తుంది వేరియంట్ 2 అటాక్స్ ను నివారించడానికి బ్రాంచ్ ప్రిడిక్టర్ యూనిట్లో వేర్వేరు బ్రాంచ్ టార్గెట్ బఫర్లు ఉండాలి ప్రతి బ్రాంచ్ టార్గెట్ బఫర్ సింగిల్ ప్రాసెస్ను తీర్చగలదు ఉదాహరణకు మనకు హైపర్థ్రెడ్ మద్దతు ఉన్న ప్రాసెసర్ ఉంటే ఏకకాలంలో మల్టీథ్రెడింగ్ SMT థ్రెడ్లు ఉంటే అది రెండు వేర్వేరు BTB లు కలిగి ఉంటుంది కాబట్టి ఇది స్పెక్టర్ వేరియంట్ 2 పనిచేయదని సూచిస్తుంది ఎందుకంటే ప్రతి ప్రాసెస్ లేదా ఏకకాలంలో నడుస్తున్న ప్రతి థ్రెడ్ దాని స్వంత BTB ని ఉపయోగిస్తుంది మరియు అందువల్ల ఒక థ్రెడ్ లోని ఒక అంచనా మరొక థ్రెడ్లోస్పెక్యులేటివ్ అమలు ను ప్రభావితం చేసే దాడులు జరగవు ధన్యవాదాలు